స్వాగతం మాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కరెంటు ఎలిమెంట్ ద్వారా ఎలా రేడియేట్ అవుతాయో మనం ఇదివరకటి లెక్చర్ లో చూసాం ఇప్పుడు రేడియేషన్ ఎలా వస్తుంది అనటానికి సాక్ష్యం ఏమిటో చూద్దాం మనం E ఫార్ ఫీల్డ్ మరియు H ఫార్ ఫీల్డ్ యొక్క ఎక్సప్రెషన్ మరియు ఆంటిన్నానుండి దూరం ని చూసాం ఇవి రెండు ఒకదానికి ఒకటి డామినేటింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇతర ఫీల్డ్స్ ను పట్టించుకోవాలిసిన అవసరం లేదు ఇప్పుడు పాయింటింగ్ వెక్టార్ ని తీసుకుందాం పాయింటింగ్ వెక్టార్ అనగా Ex H అని మనకు తెలుసు కాబట్టి దీనిని స్పెరికల్ కో ఆర్డినేట్ లో తీసుకుందాం అనగా ar aq మరియు af విలువలు మనకు తెలుసు ఇంకా ఏమైనా మర్చిపోతే నేను మళ్ళి వ్రాస్తున్నాను Er E E మరియు Hr H H కానీ మనం ఇప్పుడు ప్రస్తుత స్థితి లో వీటి విలువ సున్నా ఈ విలువను పెట్టి మన ఎక్సప్రెషన్ విలువ కనుక్కుందాం ఇప్పుడు మనం E x H కనుక్కుంటే దానిలో రేడియల్ కంపోనెంట్ ఉంటుంది కాబట్టి ఇదే మన ఎక్సప్రెషన్ అవుతుందిఇప్పుడు మనకు Er H వున్న అన్ని ఎక్సప్రెషన్స్ చూస్తే Er H నిజానికి ఇది పూర్తిగా ఇమాజినరీ టర్మ్ కాబట్టి ఇక్కడ పాయింటింగ్ వెక్టార్ వుంది కానీ మనకు ఫేజర్ Sav టైంఆవరేజ్ పవర్ డెన్సిటీ ని ఇస్తుంది దీని విలువ12 re E x H ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇచ్చేది E టైంఆవరేజ్ పవర్ ఫ్లో మాత్రమే అది ఇక్కడ లోకల్ పవర్ దీనిని పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ కేవలం ar మాత్రమే వుంది ఇది మాత్రమే రేడియల్ కంపోనెంట్ అనగా టైంఆవరేజ్ పవర్ ప్రవహించేది ఒక్క రేడియల్ డైరెక్షన్ లో మాత్రేమే ఇది వేరే డైరెక్షన్ లో ప్రవహించదు అనగా మన దగ్గర కరెంటు ఎలిమెంట్ వుంది అది ఇదే డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి అన్నిరేడియల్ డైరెక్షన్ లో ప్రవహిస్తున్నాయి కానీ వేరే డైరెక్షన్ లో ప్రవహించవు ఒకవేళ నేను ఇక్కడ చూస్తే రేడియల్ డైరెక్షన్ లో ప్రవహిస్తూ ఉంటుంది కానీ అన్ని డైరెక్షన్స్ లో సమానం గా ప్రవహిస్తుంది అని పరిగణించకూడదు మరియు ఎరోస్ ని చూసి ఆలా పరిగణించకండి నిజమైన ఆంటిన్నా లో రేడియేషన్ డైరెక్షన్ సమానం గా ఉండదు అని ముందే చెప్పను అదే విధంగా అన్ని డైరెక్షన్స్ లలో రేడియేషన్ పవర్ ప్రవహిస్తుంది రేడియేటెడ్ అవుతుంది అనటానికి ఇది ఒక నిరూపణ ఇప్పుడు మనం దీనిని ముగిద్దాం ఎందుకు అంటే మనకు ఫీల్డ్స్ తెలుసు వాటికి ఎక్సప్రెషన్ ఏమిటో తెలుసు మనం వాటిని వ్రాస్తే ఈటా నాట్ బై 8ఇంటూ dl బై లాంబ్డా నాట్హోల్ స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై r స్క్వేర్ ar వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ అని వ్రాయగలము ఇది మనకు వచ్చే ఎక్సప్రెషన్ ఇది పవర్ ఫ్లోఅనగా ఆంటిన్నా యొక్క రేడియేషన్ ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు మీద ఆధారపడి ఉంటుంది దీని విలువ 377 ఓం లేదా 125 మనం దీనిని ఇంకో విధంగా 15 అని చెప్పచ్చు ఇది కరెంటు ఎలిమెంట్ యొక్కపరిణామము మీద ఆధారపడి ఉంటుంది అనగా ఇన్ఫినిటే డెసిమల్ బై లాంబ్డా నాట్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ కేసెస్ లో Idl బై లాంబ్డా నాట్ అవుతుంది నా దగ్గర ఒక సెంటీమీటర్ ఆంటిన్నా ఉందని అనుకుందాం కానీ వేవ్ లెంగ్త్ 100 మీటర్స్ అని చెప్పచ్చు ఇక్కడ మనం ఇన్ఫినిటే డెసిమల్ ని గమనిస్తే కరెంటు ఎలిమెంట్ ని వాడుతాం అప్పుడు కరెంటు ఎలిమెంట్ ఆధారపడుతుంది తప్పనిసరిగా మనం ఎంత కరెంటు I ఇస్తామో అంత సోర్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది అప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందిపవర్ డిస్ట్రిబ్యూషన్ సైన్ స్క్వేర్ తీటా మారినప్పుడు మారుతూ ఉంటుంది మరియు ఇది r2 కి ఇన్వెర్సిలీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది ఎందుకంటే S ఆవరేజ్ విలువ ఏమి ఉండదు కానీ E క్రాస్ H అనగా E యొక్క ఫార్ ఫీల్డ్ 1 r మరియు H యొక్క ఫార్ ఫీల్డ్ 1 r ని గుణిస్తే వచ్చే విలువ r2 మీద ఆధారపడి ఉంటుంది ఈ కారణం చేత నే వచ్చే పవర్ ఇన్వెర్సె స్క్వేర్ లా ఆఫ్ పవర్ కు సమానం కానీ ఈ ఫీల్డ్స్ 1r మారినప్పుడు మారుతూ ఉంటాయి అది మనము గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితం గా చెప్పచ్చు రేడియేషన్ అనేది ఉంటుంది అని ఈ విషయం నుండి వెళ్లే ముందు ఒక పరీక్ష చేద్దాం దీనిని మనం నిజమైన ఎక్సప్రెషన్ నుండి కనుగొన్నాం కానీఆవరేజ్ పవర్ కేవలం ఫార్ ఫీల్డ్స్ నుండి మాత్రమే వస్తుంది కాబట్టి నేను E ఫార్ ఫీల్డ్ క్రాస్ H ఫార్ ఫీల్డ్ విలువ లో సగం కనుక్కుంటే అది దీనికి సమానం కాబట్టి ఫార్ ఫీల్డ్స్ యొక్క ప్రాముఖ్యం ని ఇది చెప్తుంది ఎందుకు అంటే అవి పవర్ ని క్యారీ చేస్తున్నాయి మిగతా కంపోనెంట్స్ఇండక్షన్ ఫీల్డ్స్ మరియు ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఇవి అన్ని స్థానికమైనవి ఇవి రేడియేషన్ యొక్క పవర్ ద్వారా గుర్తించబడవు ఇవి నిజానికి స్థానికంగా స్టోరేజ్ ఉంచడానికి గుర్తిస్తాం ఎందుకు అంటే మనం వీటిని పెట్టి E క్రాస్ H చేస్తే అవి మనకు రియాక్టివ్ పవర్ ని ఇస్తుంది కానీ రియాక్టివ్ పవర్ ఇక్కడ ప్రవహించదు కానీ నిజమైన పవర్ ఫ్లో కి ఫార్ ఫీల్డ్స్ కూడా దోహదపడతాయి అందుకే మనం మొదటనే వీటిని వేరు చేసాం అనగా ఆంటిన్నా కి చెప్పదగిన దూరం లో ఉంటే ఈ ఫీల్డ్స్ డామినెట్ చేస్తాయిఇవి చాలా ముఖ్యమైనవి మరియు పవర్ ని క్యారీ చేస్తాయి వేరే ఫీల్డ్స్ పవర్ ని క్యారీ చేయవు కాబట్టి ఫార్ ఫీల్డ్స్ అనేవి ఎనర్జీ ని తీసుకోని పోవుటనికి ఉపయోగపడేవి కాబ్బటి వీటిని ఇండక్టివ్ ఫీల్డ్స్ అని కూడా అంటారు ఇండక్టివ్ ఫీల్డ్స్ అని ఎందుకు అంటారు మొదటగా నేను ఇది చెప్పలేదు కానీ ఇప్పుడు చెబుతున్న మీరు ఇండక్టివ్ ఫీల్డ్స్ అని తీసుకుంటే E మరియు H యొక్క ఇండక్టివ్ ఫీల్డ్ టర్మ్స్ అని అంటారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగించి పాయింటింగ్ వెక్టార్ ని వాడితే మనం J అనే కంపోనెంట్ ని కనుక్కోవచ్చు ఇప్పుడు ప్లస్ J అయితే దీనిని ఇండక్టివ్ అని పిలుస్తారు ఒకవేళ ఇది మైనస్ J కి మారితే నెగిటివ్ అవుతుంది సాధారణం గా ఇది పవర్ యొక్క ప్లస్ J కంపోనెంట్ అందుకే దీనిని ఇండక్టివ్ ఫీల్డ్ అని అంటారు ఒకవేళ ఇండక్టర్ అనేది లోకల్ గా ఎనర్జీ ని నిల్వ చేస్తుంది అయితే ఆ ఎనర్జీ ఎటువంటి సాధారణ సర్క్యూట్ లో ప్రవహించదు కాబట్టి ఇక్కడ ఆంటిన్నాదగ్గర కూడా ఎనర్జీ స్టోరేజ్ వుంది కానీ ఆ ఎనర్జీ మొదట ప్రవహించదు కానీ కొంచెం దూరం వెళ్లిన తరువాత ఆ ఎనర్జీ ప్రవహించడం మొదలు పెడుతుంది మరియు మనం దీనిని కూడా కనుక్కోవాలిఇక్కడ చూస్తే మనకు వున్నవి అన్ని కాన్స్టాంట్స్ కాబట్టి ఒక నిర్దిష్ట దూరం తర్వాత రేడియేటెడ్ పవర్ మరియు దాని విలువ సైన్ స్క్వేర్ తీటా అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం S ఆవరేజ్ ని గీద్దాం దీని మాగ్నిట్యూడ్ ని కూడా మనం గీద్దాం మనకి XYZ కో ఆర్డినెట్స్ వున్నాయిఏమి చేద్దాం ఇది మన కరెంటు ఎలిమెంట్ ఇది మన X ఆక్సిస్Y ఆక్సిస్Z ఆక్సిస్ మరియు ఈ మూడు డైమెన్షన్స్ లోను Sఆవరేజ్ ని గీద్దాం ఇది ఒకవేళ మూడు డైమెన్షన్స్ లో వుంది అని పరిగణిస్తే నేను రెడ్ లైన్ దగ్గర ఇలా వుంచుతాను అనగా మనం గీసిన క్రాస్ సెక్షన్ఇలానే ఉంటుంది కాబట్టి Sఆవరేజ్ అంటే ఏమిటి నిజానికి S ఆవరేజ్ విలువలు ఇక్కడ పెడితే పాయింట్ దగ్గర తీటా విలువని ఊహిద్దాం పాయింట్ దగ్గర లెంగ్త్ ఎంత అయితే ఉందో అదే Sఆవరేజ్ అని ఊహిద్దాం కాబట్టి వేర్వేరు పాయింట్స్ని దగ్గరకు తీసుకుంటే విభిన్నమైన విలువలు వస్తాయి ఇక్కడ S ఆవరేజ్ అనేది ఆ డిస్టెన్స్ మాత్రమే ఇప్పుడు మనం ముందు వున్న ప్రశ్న ఏమిటి అంటే ఇది ఎక్కడ కనిష్ట దూరం ఉంటుంది అక్కడ తీటా విలువ ఎంత ఈ కో ఆర్డినేట్ సిస్టంలో ఇదియే తీటాఅదే మనం ఒక పాయింట్ తీసుకుంటే అదే తీటా కాబట్టి తీటా యొక్క గరిష్ట విలువ 90 డిగ్రీలు ఉంటుంది ఎందుకు అంటే ఈ పాయింట్ యొక్క తీటా విలువ 90 డిగ్రీలు మరియు కనిష్ట విలువ సున్నా కాబట్టి ఇది కరెంటు ఎలిమెంట్ డైరెక్షన్ ని చూపిస్తుంది ఎక్కడ కరెంటు ఎలిమెంట్ ప్రవహిస్తుందో అక్కడ మనం రేడియేషన్ ని చూడలేము మరియు ఇది గరిష్టం గా ఆంటిన్నా యొక్క విశాలమైన మరొక భాగాన్ని కలిగి వుంది దీనిని బట్టి అర్ధం అయినది ఏమిటి అంటే ఈ ఆంటిన్నాకు 90 డిగ్రీలు లో లైన్ అన్ని వైపులా వుంది అక్కడే మనకు a వుంది అనగా ఒకవేళ లైన్ ఇక్కడ వుంది అంటే గరిష్టంగా ఇక్కడే ఉంటుంది మరియు జరిగే మొత్తం విషయాలను ఇక్కడే చూడచ్చు ఇప్పుడు మనం ఎక్సప్రెషన్ Sఆవరేజ్ చుస్తే పై తో ఎటువంటి మార్పు ఉండదు అనగా అజిముథాల్ డైరెక్షన్ లో ఎటువంటి మార్పు ఉండదు అందుకే యూనిఫామ్ గా ఉంటుంది దీనిని డోనట్ షేప్ అని అంటారు ఒకవేళ మనం 360 డిగ్రీలు చుస్తే మనకి డోనట్ షేప్ దొరుకుతుంది కానీ దీనిని చూడటం చాలా కష్టం సాధారణంగా ఇలాంటి పాటర్న్ ని 3 డైమెన్షనల్ పాటర్న్ చేయాలి కానీ మనం 2 డైమెన్షనల్ పాటర్న్ గా గీస్తాము అసలు 2 డైమెన్షనల్ పాటర్న్ అంటే ఏమిటి ఇప్పుడు ఒకవేళ నేను zy ప్లేన్ తీసుకుంటే ఖచ్చితంగా విలువ కొంత ఇవ్వాలి దీనిని స్థిరమైన అని పిలుస్తారు మరియు మనం ఎందుకు దీనిని ప్లేన్ పాటర్న్ అని పిలవాలి ప్లేన్ పాటర్న్ డంబెల్ ఆకారం లో ఉంటుంది గరిష్టం గా కరెంటు ఎలిమెంట్ లు ప్లేన్ పాటర్న్ లో వున్న డంబెల్ ఆకారం లో ఉంటాయి దీని విలువ సైన్ స్క్వేర్ తీటా తో మారుతూ ఉంటుంది ఇదే విధంగా ఇంకో టూ డైమెన్షన్స్ లో తీటా ని ఫిక్స్ చేస్తాను ఫిక్స్ తీటా అనగా ఒకవేళ నేను xz ప్లేన్ లో తీటా ను ఫిక్స్ చేస్తే అప్పుడు వచ్చే పాటర్న్ వృత్తాకారం లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏ పాయింట్ దగ్గర S ఆవరేజ్ కనుగొన్న అది ఒకేలా ఉంటుంది ఇది ఒక తీటా ప్లేన్ పాటర్న్ కాబట్టి ఆంటిన్నా యొక్క పవర్ పాటర్న్లు ఇలాగె ఉంటాయి ఇది అజిముథాల్ ప్లేన్ ని కూడా చూపిస్తుంది ఇక్కడ కరెంటు ఎలిమెంట్ లో ఎటువంటి మార్పు ఉండదు ఇది ఒమీని డైరెక్షన్ ఆంటిన్నా లా పని చేస్తుంది కానీ ప్లేన్ మాత్రం డంబెల్ లా పనిచేస్తుంది వేరే డైరెక్షన్స్ కన్నా ఈ డైరెక్షన్ లో ఎక్కువ పవర్ విడుదల చేస్తుంది మరియు కరెంట్ ఎలిమెంట్ కూడా ఈ యాక్సిస్ లో రేడియేషన్ ఉండదు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే E ఫీల్డ్ మరియు H ఫీల్డ్ రెండు కూడా సైన్ తీటా తో మారుతూ ఉంటాయి కాబట్టి ఈ లైన్ లో E ఫీల్డ్ మరియు H ఫీల్డ్ లు ఉండవు అందువలనే ఈ లైన్ లో వెక్టార్ పొటెన్షియల్ ఉంటుంది ఎందుకు అంటే వెక్టార్ పొటెన్షియల్ అనేది మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి ఒక నిర్దేశమైన డైరెక్షన్ లో ఎంత ఉపయోగంగా ఒక ఆంటిన్నా ఎంత రేడియేషన్ విడుదల చేస్తుంది అనేది ఈ పవర్ పాటర్న్ చాలా సులభంగా చూపిస్తుంది మనం మొదట్లోనే తెలుసుకున్నాము ఆంటిన్నా లో రెండు విషయాలు ఉంటాయి ఒకటి అది ఎంత పవర్ విడుదల చేస్తుంది అనగా ఫ్రీ స్పేస్ తో కలిసే విధంగా మంచి ఇంపిడెన్సు వచ్చేందుకు ఎంత పవర్ విడుదల చేస్తుంది అనేది ఒకటి రెండవది అది బీమ్ ని ఎలా డైరెక్ట్ చేయగలదు ఇప్పుడు ఈ పవర్ పాటర్న్ ని ఇది ఎలా డైరెక్ట్ చేస్తుందో చూపిస్తుంది ఇప్పుడు మనం ఎంత ఎనర్జీని విడుదల చేస్తుందో లెక్కిద్దాం అది ఎంతవరకు అది ఉపయోగపడుతుందో చూద్దాం కాబట్టి ఈ రెండు విషయాలు చూడాలి ఒకటి ఎంతవరకు ఉపయోగకరం గా డైరెక్ట్ చేస్తుందో మరియు ఎంత పవర్ విడుదల చేస్తుందో చూద్దాం కాబట్టి ఈ కరెంటు ఎలిమెంట్ ని ఫ్రీ స్పేస్ లో పెడితే మొత్తం ఎంత పవర్ విడుదల అవుతుందో చూద్దాం అనగా ఎంత మొత్తం లో రేడియేషన్ విడుదల అవుతుందో చూద్దాం దీని కోసం మనము ఇదివరకే S ఆవరేజ్ ని చూసాం ఇదియే టైం ఆవరేజ్ పవర్ డెన్సిటీ అనగా రేడియల్ డైరెక్షన్ లో డైరెక్ట్ చేస్తే వచ్చేది ఒకవేళ ఇక్కడ కరెంటు ఎలిమెంట్ ఉంటే అది ఒక్క రేడియల్ డైరెక్షన్ లో మాత్రమే రేడియేషన్ ని విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంత రేడియేషన్ విడుదల అవుతుందో చూద్దాం ఇప్పుడు మనం ఒక ఆలోచన చేద్దాం ఏమిటి అంటే మనకు ఒక స్పెరికల్ సర్ఫేస్ వుంది అని అనుకుందాం క్లోజ్ చేసిన మూసివున్నస్పెరికల్ సర్ఫేస్ మరియు కరెంటు ఎలిమెంట్ కూడా వుంది అనిపరిగణిద్దాం ఇప్పుడు ఒకవేళ దీనికి S ఆవరేజ్ ను ఇంటిగ్రేట్ చేద్దాం ఎందుకు అంటే అప్పుడు మనకు దీని ఏరియా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మొత్తం స్పియర్ యొక్క ఏరియా ని కనుక్కుంటే మనకు మొత్తం పవర్ ఎంత విడుదల అవుతుందో తెలుస్తుంది అప్పుడు మనం మూసి వున్న సర్ఫేస్ S లో విడుదల అయినా పవర్ ఇదే అని చెప్పచ్చు కాబట్టి మనం చూస్తున్న బొమ్మ లో కరెంటు ఎలిమెంట్ Z ఆక్సిస్ రేడియస్ మరియు దాని మీద ఉన్న వెక్టార్ ని చూడవచ్చు మనకు స్పెరికల్ కోఆర్డినేట్ లో వెక్టార్ విలువ తెలుసు అది రేడియల్ చే డైరెక్ట్డ్ చేయబడును మరియు దాని విలువ r2 సైన్ తీటా d తీటాd కాబట్టి ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాము ఇదివరకే S ఆవరేజ్ విలువ తెలుసు మనకు ఇదివరకే ఈటా నాట్ బై 8 dl బై లాంబ్డా నాట్ స్క్వేర్ I 2 సైన్ స్క్వేర్ బై r స్క్వేర్ విలువ తెలుసు ఇది ఒక వెక్టార్ డాట్ ఈ వెక్టార్ విలువ r 2 సైన్ d d ar మరియు d అనగా 0 నుండి ఇంటిగ్రేషన్ మరియు d అనగా 0నుండి 2 ఇంటిగ్రేషన్ అని వ్రాయాలి ఇప్పుడు మనం దీనిని చేస్తే మనకి 2 ఈటా నాట్ బై 3 dl బై లాంబ్డా నాట్ స్క్వేర్ వాట్ అని కనుక్కోవచ్చు కాబట్టి రేడియేషన్ ఇంటెన్సిటీ ని ఇంటిగ్రేట్ చేసాం ఇదే మొత్తం రేడియేట్ అయిన పవర్ ఇప్పుడు మనం I బై రూట్ 2 ని గుర్తు తెచ్చుకుంటే అది Irms అని పిలుస్తాము ఎందుకు అంటే ఇది సైనుసోయిడల్ పవర్ కాబట్టి ఇక్కడ నేను Irms స్క్వేర్ అని వ్రాయచ్చు మిగతా ఈక్వషన్ చూస్తే పవర్ యొక్క I 2 కి సమానం అని చూపిస్తుంది r ని మనం ఎలా మర్చిపోయాం r ని రేడియేషన్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం ఇప్పుడు మనం చూస్తున్న సందర్భం లో రేడియేషన్ రెసిస్టెన్స్ విలువ 2 ఈటా నాట్ బై3 dl బై లాంబ్డా నాట్ స్క్వేర్ ఉంటుంది ఒకవేళ మనకి తెలిసిన ఈటా నాట్ విలువ 120 గాని పెడితే దాని నుండి మనకు 80 స్క్వేర్ dl బై లాంబ్డా నాట్ హోల్ స్క్వేర్ వస్తుంది రేడియేషన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి రేడియేషన్ రెసిస్టెన్స్ అనగా మనకు ఎక్కువ రేడియేషన్ కావాలంటే బాగా పనిచేసే ఆంటిన్నా కావాలి దీని కోసం మనకు చాలా సమయ పరిధి కావాలి ఇక్కడ ఇచ్చే సమయ పరిధి మన చేతుల్లో వుంది కానీ దానిని తీసుకోవడం మాత్రం రేడియేషన్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి వుంది Rrad అనగా రేడియేషన్ రెసిస్టెన్స్ ఇది ఎంత ఎక్కువ ఉంటే ఆంటిన్నా అంత బాగా పని చేస్తుంది నిజానికి ఇప్పుడు నేను రేడియేషన్ రెసిస్టెన్స్ బదులు ఒక కల్పితమైన రెసిస్టెన్స్ ని వుంచుతాను ఎప్పుడు ఆంటిన్నా పవర్ ని విడుదల చేస్తే అప్పుడు దీని దగ్గర Irms కరెంటు మరియు పవర్ అనేది విడుదల అవుతుంది కాబట్టి హెర్టీజియాన్ డైపోల్ లేదా ఎదో ఒక ఆంటిన్నా రేడియేట్ చేస్తే మరియు ఒకే రకమైన rms కరెంటు ఉంటే రేడియేషన్ రెసిస్టెన్స్ మరియు కల్పితమైన రెసిస్టెన్స్ కూడా ఒకే విధంగా పవర్ ని విడుదల చేస్తాయి కాబట్టి Rrad ఎక్కువ ఉంటే చాలా మంచిది గుర్తుంచుకోండి ఇదేమి సర్క్యూట్ థియరీ కాదు ఎక్కడ కూడా రెసిస్టెన్స్ ఎక్కువ కావలి అని కోరుకోము ఎందుకు అంటే అది పవర్ ని వ్యర్థం చేస్తుంది కానీ రేడియేషన్ విషయం లో మనకు ఆంటిన్నా నుండి ఎక్కువ రేడియేషన్ కావాలి ఎందుకంటే రేడియేషన్ రెసిస్టెన్స్ పని ఏమిటి అంటే ఎంత ఎక్కువ విలువ ఉంటే అంతా పవర్ విడుదల అవుతుంది ఎలాగ అంటే నేను ఎంత ఇస్తానో 100 శాతం అది నాకు తిరిగి ఇస్తుంది కాబట్టి రేడియేషన్ రెసిస్టన్స్ ఎక్కువ ఉంటే మంచిదికానీ ఆంటిన్నా నిర్వహణ లో ఎంత పవర్ మనకు రేడియేట్ అవుతుందో చూడాలి ఇదివరకే చెప్పను డైరేక్ట్డ్ నేచర్ ఎలా ఉంటుందో అది మనకు రేడియేషన్ రెసిస్టన్స్ ఎంత పవర్ ఇస్తుందో తెలుపుతుంది దీని ద్వారా మనకు హెర్టీజియాన్ డై పోల్ ఎంత తక్కువగా పని చేస్తుందో తెలుపుతుంది ఎందుకంటే మన దగ్గర ఒకవేళ కరెంటు ఎలిమెంట్ లేదా హెర్టీజియాన్ డైపోల్ వుంది అని పరిగణిస్తే మనం రేడియేషన్ రెసిస్టన్స్ విలువ ని లెక్కించవచ్చు ఇప్పుడు మన దగ్గర ఒక సెంటీమీటర్ హెర్టీజియాన్ డైపోల్ వుంది అని పరిగణిద్దాం అనగా dl విలువ ఒక సెంటీమీటర్ మరియు దానిని నేను రేడియేట్ చేయాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది 10 మెగా హెర్ట్జ్ ఉంటే 1 వాట్ పవర్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను 1 వాట్ ని పంపాలి అని అనుకుంటున్నాను 1 వాట్ RFపవర్ కు తగిన పవర్ కావాలి అది కూడా 10 మెగా హెర్ట్జ్ వాట్ పవర్ నిజానికి మీకు సెల్యూలర్ బేస్ స్టేషన్ లాంటివి ఉంటే వాటిలో 1 వాట్ పవర్ వున్నా కూడా అవి మనకు తిరిగి 200 మరియు 300 మిల్లి వాట్ పవర్ మాత్రమే ఇస్తాయి కానీ నేను కరెంటు ఎలిమెంట్ ని సెల్యూలర్ బేస్ స్టేషన్ లో వుపయోగించి నేను 10 మెగా హెర్ట్జ్ దగ్గర 1 వాట్ పవర్ పొందుదాం అని పరిగణిద్దాం ఇప్పుడు 10 మెగా హెర్ట్జ్ వుంది అనుకుందాంఅది లాంబ్డా నాట్ 30 మీటర్ దూరం లో వుంది అనుకుందాం కాబట్టి Rrad విలువ 80 స్క్వేర్ ఉంటుంది 80 స్క్వేర్ విలువ కూడా సుమారుగా 10 అని చెప్పవచ్చు మరియు 0 01 మీటర్ ఉంటే 30 స్క్వేర్ కు సమానం అని చెప్పవచ్చు కాబట్టి దీని ద్వారా మనకు రేడియేషన్ రెసిస్టన్స్ విలువ 87 5 మైక్రో ఓం అని తెలుస్తుంది నాకు 1 వాట్ పవర్ రేడియేట్ అవ్వాలి అంటే ఎంత కరెంటు ఇవ్వాలి దీని కోసం నేను I స్క్వేర్ r ని లెక్కిస్తాను rms కరెంటు అంటే ఏమిటి నేను 106 87 ఆంపియర్ కరెంటు ఇస్తాను ఇది చాలా ఎక్కువ RF కరెంటు దీని విలువ 106 ఆంపియర్ దీని కారణంగా కరెంటు ఎలిమెంట్ కాలిపోయే అవకాశం ఉంది దీనికి బదులు నేను మొత్తం అంతా మళ్ళి చేస్తాను కానీ ఒక మార్పు చేస్తాను అది ఏమిటి అంటే ఫ్రీక్వెన్సీ 100 కిలో హెర్జ్ పెడతాను మిగతా అన్ని విషయాలు యధాతధం గా వుంచుతాను అనగా ఒక సెంటీమీటర్ కరెంటు ఎలిమెంట్ లో ఒక వాట్ పవర్ ను పంపాలి అనుకుంటే ఇప్పుడు రేడియేషన్ రెసిస్టన్స్ విలువ కనుక్కుంటే దాని విలువ 8 ఇది వరకు దీని విలువ మైక్రో ఓం లో ఉండేది ఇప్పుడు దీని విలువ నానో ఓం వుంది మరియు దీనికి Irms అవసరం ఉంటుంది మరియు దీని విలువ 10 7 కిలో ఆంపియర్ ఇదివరకు ఇది 100 అంపియేర్ గా ఉండేది ఇప్పుడు 10 7 కిలో అంపియేర్ వుంది కాబట్టి ప్రయోగాత్మకం గా ఇది ఉపయోగ పడదు కానీ మనం మళ్ళి ఈ ఎక్సరసైజ్ చేయాలి ఎందుకు అంటే ఇది వరకు చేసిన దాని తో మన పని జరగదు కానీ ఇప్పుడు చేసే దానితో వచ్చేది మనకు బాగా ఉపయోగ పడుతుంది ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీ ని తగ్గిద్దాం అనగా లాంబ్డా విలువ పెంచుతాను ఒకవేళ లాంబ్డా విలువ పెంచితే కరెంటు ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రికల్ లెంగ్త్ తగ్గుతుంది దీని వలన ఆంటిన్నా పనితీరు ఇంకా తగ్గిపోతుంది అనగా ఎంత ఎక్కువ గా ఎలక్ట్రికల్ లెంగ్త్ ఉంటుందో ఆంటిన్నా పనితీరు అంతా బాగుంటుంది అన్ని రకాల ఆంటిన్నా ల లో ఇది చాలా ముఖ్యమైన విషయం మరియు నిజమైనది అనగా ఎలక్ట్రికల్ లెంగ్త్ అనేది ఆంటిన్నా లో ఎక్కువ ఉండాలి అసలు ఎలక్ట్రికల్ లెంగ్త్ అంటే ఏమిటి ఎలక్ట్రికల్ లెంగ్త్ అనగా లెంగ్త్ బై లాంబ్డా నాట్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ లెంగ్త్ ఎంత ఎక్కువ ఉంటే ఆంటిన్నా యొక్క పనితీరు అంతా బాగుంటుంది కాబట్టి అదే కరెంటు ఎలిమెంట్ ను నేను 1 గిగా హెర్ట్జ్ దగ్గర పెడితే బాగా పని చేస్తుంది కానీ గుర్తుంచుకోండి ఇది ఏమి కరెంటు ఎలిమెంట్ కాదు ఒక చిన్న ఆలోచన చేద్దాం నేను గిగా హెర్ట్జ్ 10 దగ్గర పెడితే నాకు 3 సెంటీమీటర్ కరెంటు ఎలిమెంట్ ఉండాలి కానీ మనకు ఉన్న కరెంటు ఎలిమెంట్ 1 సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి కరెంటు ఎలిమెంట్ యొక్క పరిణము లాంబ్డా నాట్ బై 3 కానీ దీనిని మనం కరెంటు ఎలిమెంట్ అని పిలవము మనం ఇప్పుడు చాలా మంచి పనితీరు కలిగిన ఆంటిన్నా అది డైపోల్ అయినా లేదా మోనోపోల్ అయినా కావచ్చు కాబట్టి dl బై లాంబ్డా నాట్ అనేది చాలా ముఖ్యమైన విషయం కరెంటు ఎలిమెంట్ పరిణామం చిన్నది గా ఉంటే ఆంటిన్నా పనితీరు సరిగ్గా ఉండదు కానీ ఇక్కడ మనం చూడవలసిన ఇంకో విషయం ఏమిటి అంటే ఒకవేళ మనం మళ్ళి కరెంటు ఎలిమెంట్ యొక్క ఫార్ ఫీల్డ్ ఎక్సప్రెషన్ ని చూస్తే E ఫార్ ఫీల్డ్ ని J E0 అనే కాన్స్టాంట్ గా వ్రాయచ్చు ఇది ఒక ఫీల్డ్ కానీ వేవ్ ఈక్వషన్ ను పరిష్కరిస్తే వచ్చేదే ఈ కాన్స్టాంట్ అని మనం చూడచ్చు కాబట్టి e టూ ది పవర్ మైనస్ j k0 బై r ఇది మనకు AC కరెంటు వున్నప్పుడు వస్తుంది నిజానికి ఇది స్పెరికల్ వేవ్స్ కి మూలస్థానం కాబట్టి ఎక్కడ అయితే కరెంటు మారుతూ ఉంటుందో అక్కడ మనకు ఫార్ ఫీల్డ్ వస్తుంది మరియు H ఫార్ ఫీల్డ్ అనగా ఏమిటి ఇదివరకే మనం ఫార్ ఫీల్డ్స్ E ఎక్సప్రెషన్ని వ్రాసాము ఇది డైరెక్షన్ గురించి జాగ్రత్త గా చూసుకుంటుంది ఎందుకంటే ఇది a మరియు అది a కాబట్టి ar క్రాస్ a విలువ మనకు aవిలువని ఇస్తుంది కానీ ఇది సాధారణంగా వుండే సంబంధం అదేవిధంగా E ఫార్ ఫీల్డ్ ఉంటుంది ఇప్పుడు నేను H ఫార్ ఫీల్డ్ ని చూద్దాం Eఫార్ ఫీల్డ్ విలువ మైనస్ ఈటా నాట్ ఇక్కడ కోఆర్డినేట్ సిస్టం కారణం గా మైనస్ వచ్చింది ar క్రాస్ H ఫార్ ఫీల్డ్ ఉంటుంది గనుక వచ్చింది ఇంకో విధంగా H ఫార్ ఫీల్డ్ అనగా ar క్రాస్ E ఫార్ ఫీల్డ్ E ఫార్ ఫీల్డ్ అనగా మైనస్ ఈటా నాట్ ar క్రాస్ H ఫార్ ఫీల్డ్ దీని లో Eఫార్ ఫీల్డ్ H ఫార్ ఫీల్డ్ మరియు ar ఉంటాయి ar అనగా వేవ్ యొక్క పవర్ ఫ్లో డైరెక్షన్ ఇవి అన్ని కుడి చేతి వైపు ఉంటాయి అనగా ఇది ఒక ప్లేన్ వేవ్ లాంటిది ప్లేన్ వేవ్ లో కూడా వేవ్ ప్రొపగేషన్ డైరెక్షన్ Eఫీల్డ్ మరియు H ఫీల్డ్ లాంటివి ఉంటాయి మరియు ఇవి రెండు ఆర్తోగోనల్ orthogonal గా ఉంటాయి ఇది అంతా చూస్తుంటే ఆంటిన్నా యొక్క ఫార్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ మాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ మరియు వేవ్ ప్రొపగేషన్ డైరెక్షన్ లేదా పవర్ ఫ్లో డైరెక్షన్ అనేవి మూడు ఒక త్రిప్లెట్ లా ఉంటాయి కాబట్టి ఇవన్నీ స్థానికం గా ప్లేన్ వేవ్ లో ఉంటాయి కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది ప్లేన్ వేవ్ కాదు ఎందుకు అంటే ఇది ప్లేన్ వేవ్ అయితే e టూ ది పవర్ మైనస్ J K0 r బై r అనే పదం మనకు రాదు దీనిని r తో భాగిస్తే మనకు ప్లేన్ వేవ్ వస్తుంది కానీ స్థానికం గా చెప్పదగిన దూరం లో ఉంటే మనం దీని ప్లేన్ వేవ్ గా గుర్తించవచ్చు ఇప్పుడు ఇది అన్ని ఆంటిన్నా లకు వర్తిస్తుంది దీని కోసం మనం ఇక్కడ డిరైవ్ చేసాం కానీ ఈ రకం స్ట్రక్చర్ ఉంటే అందరు ఆంటిన్నా యొక్క ఫార్ ఫీల్డ్ కోసం డిరైవ్ చేస్తారు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు మరియు దీని నుండి మనము ఫార్ ఫీల్డ్ యొక్క టైం డొమైన్ ఎక్సప్రెషన్ ని కనుక్కోవచ్చు కాబట్టి ఫార్ ఫీల్డ్ యొక్క టైం డొమైన్ విలువ ఎంత ఉంటుంది ఒకవేళ ఫేజర్ బదులు ఫార్ ఫీల్డ్ అని వ్రాస్తే అప్పుడు I ను E టూ ది పవర్ J ఒమేగా t తో గుణించాలి దాని నుండి రియల్ పార్ట్ ను తీసుకోవాలి ఆలా చేస్తే మనకు cos ఒమేగా t మైనస్ K0 r వస్తుంది k0 r అనునది మనకు e టూ ది పవర్ మైనస్ jK0r ప్లస్ నుండి వచ్చింది ఇక్కడ j టర్మ్ వుంది ఎందుకంటే ఇక్కడ j అని తర్వాత తీటా అని చెప్పాము కాబట్టి నేను మైనస్ Eo బై r సైన్ ఒమేగా t మైనస్ k0 r aq వ్రాస్తున్నాను ఇప్పుడు మనం k0 విలువ పెడితే మనకు సైన్ ఒమేగా t మైనస్ r బై c తీటా మరియు H ఫార్ ఫీల్డ్ లో మైనస్ E0 బై ఈటా నాట్ r సైన్ ఒమేగా t మైనస్ r c ar x aq అని వస్తుంది కాబట్టి ఇది ఫీల్డ్స్ యొక్క టైం డొమైన్ ను చూపిస్తుంది ఇవి rc డిలే కలిగి వున్నాయి ఒకవేళ ఇక్కడ మన దగ్గర కరెంటు ఉంటే అది పాయింట్ దగ్గర కి వెళ్ళటానికి కొంత టైం పడుతుంది అలాగే ఫీల్డ్స్ కూడా వెంటనే వెళ్ళలేవు కాబట్టి ఈ డిలే ఆ డిస్టెన్స్ కు సంబంధించింది గా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండి r విలువ లైట్ యొక్క వెలాసిటీ ద్వారా ప్రోపగేట్ చేయబడుతుంది కాబట్టి వేవ్ అనేది ఒక నిర్దేశితమైన ప్రాపగేషన్ టైం కి పాయింట్ దగ్గరకి తక్షణమే చేరుతుంది నిజానికి ఇవి అన్ని కరెంటు ఎలిమెంట్ యొక్క విశ్లేషణ మరియు ఆంటిన్నా యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఇవి కరెంటు ఎలిమెంట్ అంతా సులభం కాదు కొన్ని ప్రాపర్టీస్ క్లిష్టతరమైనవి కొన్ని ఆంటిన్నాలు ఎక్సఓటిక్ ప్రదర్సన చేస్తాయి కానీ సాధారణంగా ఫీల్డ్స్ యొక్క స్ట్రక్చర్ మరియు ఫార్ ఫీల్డ్స్ ఒకేలా ఉంటాయి అవి ఎప్పుడు పవర్ యొక్క రేడియల్ ఫ్లో మరియు త్రిప్లెట్ ప్లేన్ వేవ్స్ ఫార్ ఫీల్డ్ లో ఉంటాయి వాటికీ కూడా టైం డిలే స్పేస్ డిలే ఉంటాయి వేవ్ ని బట్టి అవి e టూ ది పవర్ మైనస్ j k r k0r బై r మరియు అన్ని ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి అసలు మనం కరెంటు ఎలిమెంట్ గురించి ఎందుకు చదవాలి కరెంటు ఎలిమెంట్ అనేది ఓక ఇన్ఎఫిషియెంట్ రేడియేటర్ దానిని మనం ప్రయత్నించి కనుక్కుందాం అసలు ఫార్ ఫీల్డ్ అంటే ఏమిటి ఎందుకు అంటే ఇది వరకే నేను చెప్పాను ఆంటిన్నా కు కొంచెం దూరం లో ఒకటి డామినేట్ చేస్తుంది దానిని మనం మాగ్నిట్యూడ్ ప్రకారం ఫార్ ఫీల్డ్ ని కనుక్కుంటాం అది కాస్త ఇండక్షన్ ఫీల్డ్ తో పోలిస్తే అక్కడ దూరం సుమారుగా r ఉంటుంది I లాంబ్డా నాట్ బై 6 కానీ ఇదేనా ఫార్ ఫీల్డ్ కాబట్టి తరువాత లెక్చర్ లో అన్ని ఆంటిన్నాల గురించి చూద్దాం ఫార్ ఫీల్డ్ లక్షణాలు ఏమిటి మరియు అసలు ఫార్ ఫీల్డ్ అంటే ఏమిటో చూద్దాం ధన్యవాదములు